ఉపన్యాసానికి తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 28 మరియు ఈ రోజు మనము డబుల్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడుతాము ప్రత్యేకించి మనము కొన్ని సాధారణ మూల్యాంకన పద్దతుల ద్వారా వెళ్తాము మరియు దీనికి ముందు మనము డబుల్ ఇంటిగ్రల్స్ మరియు వాటి లక్షణాలను పరిచయం చేస్తాము కాబట్టి సింగిల్ వేరియబుల్ యొక్క ఫంక్షన్ల యొక్క ఇంటిగ్రల్ మనము రెండు వేరియబుల్స్ కోసం నిర్వచించే ముందు సింగిల్ ఇంటెగ్రల్స్ కోసం మనకు ఉన్న నిర్వచనాన్ని గుర్తుచేసుకుందాం కాబట్టి ఇంటిగ్రల్ abfxdxn→∞k1nfckΔxk కాబట్టి ఈ మొత్తం ఏమిటి మనం ఈ ఫంక్షన్ fను a నుండి b వరకు నిర్వచించినట్లయితే ఇది x అక్షము మరియు yఅక్షమునకు ఉంటుంది మనము ఈ డొమైన్ ను a నుండి b కి అనేక భాగాలుగా విభజిస్తే ఇక్కడ మొదటి పాయింట్ a ను x0 ద్వారా సూచిద్దాం అప్పుడు మనకు ఇక్కడ x1 x2 x3 మరియు మొదలైనవి xn 2 xn 1 మరియు xn కాబట్టి మనము మొత్తం పరిధిని a నుండి b వరకు n ఇంటర్వెల్ లుగా విభజించాము ఆపై ప్రతి ఇంటర్వెల్ లో మనం ఒక బిందువు ను తీసుకున్నాము అది ఒక మధ్య బిందువు కావచ్చు లేదా అది ఇక్కడ మరేదైనా బిందువు కావచ్చు కాబట్టి ఈ ckబిందువు మరియు తరువాత ck ఈ ఇంటర్వెల్ లో x0 మరియు x1మధ్య ఉంటుంది మరియు ఫంక్షన్ యొక్క ఈ బిందువు లో మనము ఈ విలువను తీసుకుంటాము ఇది ఇక్కడ fckΔxkఉంది కాబట్టి ఇది మన నొటేషన్ లో x1 మరియు ఇది c1 ఎందుకంటే ఇది మొదటి ఇంటర్వెల్ మరియు ఇది fx f అవుతుంది మరియు మనము ఇప్పుడు ఈ లబ్దాన్ని సంక్షిప్తీకరిస్తున్నాము కాబట్టి ఈ లబ్దము ఏమిటి ఈ లబ్ధము ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము ను ఇక్కడ ఇస్తుంది కాబట్టి ఈ వెడల్పు x1 x0 ఇది x1 మరియు ఎత్తుతో గుణించబడుతుంది ఇది f కాబట్టి ఆపై మనము ఈ స్థితులన్నింటినీ సంక్షిప్తీకరిస్తున్నాము కాబట్టి ఈ దీర్ఘ చతురస్రం లు చివరకు ఈ దీర్ఘ చతురస్రం ల విస్తీర్ణాన్ని పరిమిత మొత్తంలో పొందుతాము కానీ మనము లిమిట్ల ను తీసుకుంటున్నప్పుడు n అనేది సమీపించేటప్పుడు పరిమితం చేసే సందర్భంలో ప్రతి దీర్ఘ చతురస్రం లో ఈ తప్పు ఇక్కడ తప్పు భాగము ఉంది ఉదాహరణకు మనం ఇక్కడ ఎక్కువ వైశాల్యాన్ని తీసుకుంటున్నాము అప్పుడు వక్రము కింద ఉన్న వైశాల్యము లేదా అంతకన్నా తక్కువ మనకు తెలియదు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి అది తప్పిదము కావచ్చు ఎందుకంటే మనము ఈ దీర్ఘ చతురస్రం ల వైశాల్యాన్ని తీసుకుంటున్నాము కాబట్టి పరిమితం చేసే సందర్భంలో ఈ అంతరాలలో ఈ విరామాల పొడవు 0 కి వెళుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ఈ లిమిట్ అనేది వక్రము క్రింద ఉన్న వైశాల్యానికి చేరుకుంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ abfxdx ఇక్కడ ఈ కర్వ్ లేదా వక్రము క్రింద ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది మరియు ఇది ఈ మొత్తం యొక్క లిమిట్ గా నిర్వచించబడింది కాబట్టి రెండు వేరియబుల్స్ లేదా డబుల్ ఇంటెగ్రల్స్ యొక్క ఇంటిగ్రల్ కోసం మనకు ఇలాంటి భావన ఉంది కాబట్టి మనం చూద్దాం ఈ సందర్భంలో x y చదరము యొక్క క్లోజ్డ్ రీజియన్ D లో fxని నిర్వచించనివ్వండి ఇక్కడ మనము క్లోస్డ్ రీజియన్ D ని నిర్వచించిన రీజియన్ ఇది సాధారణంగా ఏదైనా ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు x అక్షం మరియు y అక్షం ఉన్నాయి మరియు తరువాత మనము ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఉప ప్రాంతాలుగా విభజిస్తాము కాబట్టి Aj ప్రాంతం యొక్క చిన్న ప్రాంతాలుగా విభజిస్తాము కాబట్టి ప్రతి ఉప ప్రాంతానికి రీజియన్ Aj ఉంటుంది మరియు j అనేది 1 2 n నుండి మారుతుంది కాబట్టి అటువంటి దీర్ఘ చతురస్రాలు లేదా చతురస్రాలు లు వాస్తవానికి n మరియు వాటిలో ప్రతి ఒక్కటి Aj రీజియన్ ఉంటుంది కాబట్టి మనం ఒక బిందువు xj yj అనేది Ajరీజియన్ లో ఒక సాధారణ బిందువు గా తీసుకుంటే మనము దీనిని సాధారణ చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం అని పిలుస్తున్నాము మనము Aj అని పిలుస్తున్నాము మరియు మనము అక్కడ ఒక బిందువు తీసుకుంటాము ఇది xj yj ఆపై మనము ఈ మొత్తాన్ని పరిశీలిస్తాము కాబట్టి ఆ సమయంలో ఫంక్షన్ యొక్క విలువను మళ్ళీ ఇక్కడ సంక్షిప్తీకరిస్తున్నాము కాబట్టి ఇక్కడ మనం బిందువు xj yj తీసుకున్నాము ఆ పై మూడవ కోణంలో సర్ఫేస్ surface లేదా ఉపరితలంగా నిర్వచించబడిన ఒక ఫంక్షన్ ఉంటుంది దీనిని సాధారణంగా z అక్షం వలె తీసుకుంటారు కాబట్టి ఒక సర్ఫేస్ ఉంటుంది సర్ఫేస్ పై మీరు ఈ బిందువు xj yj కు అనుగుణమైన fxj yjను కలిగి ఉంటారు మరియు మనము ఈ రీజియన్ ఈ Ajద్వారా గుణించాము మరియు ఈ లిమిట్ ఉనికిలో ఉంటే అప్పుడు ఈ లిమిట్ యొక్క ఈ విలువను D మీద ఈ ఇంటిగ్రల్ గా సూచిస్తాము కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ D మరియు fx yమరియు ఈ dAలేదా కొన్నిసార్లు మీరు dA యొక్క నొటేషన్ షీట్ను కూడా ఉపయోగించారు ఇది ఈ అనంత చిహ్నం ఉప ప్రాంతం యొక్క ఈ ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి మనం dx dy లేదా dy dx ద్వారా కూడా సూచించవచ్చు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ మొత్తం యొక్క లిమిట్ ఇక్కడ మనం ఈ fxj yjను జతచేస్తున్నాము మరియు చిన్న విస్తీర్ణంతో గుణించాలి x yప్లేన్ లో ప్రాంతం ∬DfxydA OR∬DfxydxdyOR∬Dfxydydx ఈ బిందువు కు అనుగుణంగా ప్రతి ఉపప్రాంతంలో ఒక బిందువు ఉంది మనకు ఫంక్షన్ విలువ fxj yjఉంది వీటన్నింటినీ జోడించి ఈ చాలా దీర్ఘ చతురస్రం లు n ని సమీపించేటప్పుడు లిమిట్ అనంతం కి వెళుతుంది ఒకవేళ ఈ లిమిట్ ఉనికిలో ఉంటే అటువంటి ఇంటిగ్రల్ నొటేషన్ ద్వారా మనము దీనిని నిర్వచించాము కాబట్టి ఈ పైన ఉన్న లిమిట్ ఉందని తేలికగా నిరూపించవచ్చు లేదా ఈ ఇంటిగ్రల్ ఉనికి ఉంది ఈ ఫంక్షన్ D లో కంటిన్యూయస్ గా లేదా పీస్ వైజ్ కంటిన్యూయస్ ఉంటే మనకు ఈ క్లోజ్డ్ బౌండరీ డొమైన్ ఉంది మరియు ఫంక్షన్ కంటిన్యూయస్ గా లేదా కంటిన్యూయస్ గా ఉంటే అటువంటి ఇంటిగ్రల్ ఉనికికి ఇది సరిపోతుంది మరియు ఈ డబుల్ ఇంటిగ్రల్ కోసం జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ వస్తోంది కాబట్టి ఇది మనం చూసిన లిమిట్ నిర్వచనం నుండి కూడా స్పష్టంగా ఉంది కాబట్టి మనము xy ప్లేన్ లోని చిన్న ప్రాంతాన్ని తీసుకున్నాము లేదా xy ప్లేన్ లోని మొత్తం డొమైన్ అనేక ఉప ప్రాంతాలుగా విభజించబడింది మరియు ఇది ఉదాహరణకు ఇక్కడ ఒక సబ్ రీజియన్ మరియు దీనికి అనుగుణంగా మనకు ఇక్కడ సర్ఫేస్ ఉంది ఇది వాస్తవానికి ఈ ఇచ్చిన ప్రొజెక్షన్ కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ కాబట్టి మనము ఈ ఉప రీజియన్ లో ఏదో ఒక సమయంలో తీసుకుంటాము దానిని మనం సాధారణంగా సూచించవచ్చు xj yj ఆపై ఈ బిందువు కు అనుగుణంగా ఇక్కడ సర్ఫేస్ పై మనకు ఒక బిందువు ఉంటుంది కాబట్టి మనకు ఈ బిందువు xj yj ఆపై fxj yjవంటిది మరియు అక్కడ మనము ఈ దీర్ఘ చతురస్రం యొక్క రీజియన్ లేదా xyప్లేన్ లో సబ్ రీజియన్ యొక్క లబ్దాన్ని తీసుకుంటాము మరియు ఈ ఎత్తుతో గుణించాలి కాబట్టి మనకు ఈ రీజియన్ ఇక్కడ ఉన్నప్పుడు మనం కొంత ఎత్తుతో గుణించినప్పుడు మనకు ఈ ఉప ప్రాంతం యొక్క ఈ ఘనపరిమాణము ను మనం మళ్ళీ పొందుతాము ఇది ఇక్కడ నిర్వచించబడింది ఆపై మనము అటువంటి సబ్ రీజియన్ లను జోడించి లిమిట్ లను తీసుకుంటాము కాబట్టి ఈ సందర్భంలో ఉపరితలం కింద ఘన పరిమాణం యొక్క పరిధిని మనము పొందుతాము n→∞j1nfxjyjΔxy ఇక్కడ ఈ లిమిట్ ఎందుకంటే ఈ xy ఉదాహరణకు ఇది ఈ త్రికోణం యొక్క రీజియన్ లేదా ఇక్కడ నిర్వచించిన సబ్ రీజియన్ ఇది ఈ f తో గుణించబడుతుంది కాబట్టి ఇది ఈ చిన్న సబ్ రీజియన్ యొక్క ఘన పరిమాణాన్ని ఇస్తుంది మరియు మనము ఇక్కడ జత చేస్తున్న అటువంటి సబ్ రీజియన్లు మరియు ఈ ఇంటిగ్రల్ చే సూచించబడతాయి తద్వారా ఇది ఘన పరిమాణంను సూచిస్తుంది ∬Dfxydxdyవాల్యూమ్ ను సూచిస్తుంది ఉదాహరణకు మనము ఈ fxy అని చెప్పాము fxjyj1 కి సమానం కాబట్టి మనం ఫంక్షన్ 1 ని తీసుకుంటాము కాబట్టి అదే విలువ ఏరియా కూడా ఇస్తుంది ఎందుకంటే మనము ప్రాథమికంగా xy ని జతచేస్తున్నాము మనము ఈ ప్రాంతాలన్నింటినీ జతచేస్తున్నాము మరియు డొమైన్ యొక్క మొత్తం వైశాల్యాన్ని మనము పొందుతాము కాబట్టి ఆ సందర్భంలో D యొక్క రీజియన్ ఉదాహరణకు ఈ f ను 1 గా తీసుకుంటే ఈ డబుల్ ఇంటెగ్రల్ తో మనం ఎందుకు xy ప్లేన్ లో డొమైన్ యొక్క వైశాల్యాన్ని పొందడం లేదా ప్రాథమికంగా ఇది xy ప్లేన్ మీద ఆ సర్ఫేస్ క్రింద ఉన్న ఘన పరిమాణంను సూచిస్తుంది కాబట్టి మూల్యాంకన భాగం కోసం ఇప్పుడు మరింత చూద్దాము మనము మూల్యాంకనానికి వెళ్ళే ముందు డబుల్ ఇంటెగ్రల్స్ యొక్క కొన్ని లక్షణాలను చర్చిద్దాం కాబట్టి ఏక ఇంటిగ్రల్ మాదిరిగానే డబుల్ ఇంటిగ్రల్లకు సుమారుగా ఒకే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ k అనే ఫంక్షన్ fxyద్వారా గుణించబడుతుంది మరియు ఆ సందర్భంలో ఇది కాన్స్టాంట్ k తద్వారా ఇది ఇంటిగ్రల్ గా బయటకు రావచ్చు ఆపై మనకు ఈ ఇంటిగ్రల్ ∬Dk fx అదేవిధంగా మనకు ఇక్కడ అదనంగా లేదా f మరియు gఅనే రెండు ఫంక్షన్ల తేడా ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ ఈ f పైన ఉంటుంది మరియు ప్లస్ లేదా మైనస్ D పైన ఇంటిగ్రల్ గా ఉంటుంది ∬Dfxy±gxydA∬DfxydA∬DgxydA ఈ డబుల్ ఇంటిగ్రల్ యొక్క మరొక లక్షణము ఇక్కడ మనము D డొమైన్ లో ఫంక్షన్ను నాన్ నెగటివ్ గా తీసుకుంటే మరియు మనము దీనిని D కంటే ఎక్కువ ఇంటిగ్రల్ చేసాము అప్పుడు ఈ ఇంటిగ్రల్ విలువ కూడా 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది ∬DfxydA≥0iffxy≥0onD అదేవిధంగా మనకు fxy అనే రెండు ఫంక్షన్లు ఉంటే ఇది gxy ఫంక్షన్ కంటే ఎక్కువగా ఉంటుంది లేదా ఈ f పెద్ద విలువలను కదిలిస్తుంది అప్పుడు డొమైన్ D లోని g ఆ సందర్భంలో ఈ g f యొక్క ఇంటిగ్రల్ గా ఉంటుంది ఇక్కడ ఈ g యొక్క ఇంటిగ్రల్ కంటే ఎక్కువ ∬DfxydA∬DgxydAiffxy≥gxyonD కాబట్టి చివరిది మనం ఇక్కడ చర్చిస్తున్నాము కనుక ఇది ఎడిటివ్ ప్రాపర్టి మనము ఈ డొమైన్ D ని రెండు భాగాలుగా చేస్తే ఈ ఇంటిగ్రల్ కలిగి ఉన్నాము ∬DfxydA∬D1fxydA∬D2fxydAఎప్పుడనగా DD1D2 ఉదాహరణకు ఇక్కడ కొంత డొమైన్ ఉంది ఇది D మరియు మనము దీనిని D1 డొమైన్ మరియు తరువాత D2 గా విభజించామని నిర్వచించాము ఆ సందర్భంలో D పై ఈ ఇంటిగ్రల్ మనము ఈ D1 పై ఇంటిగ్రల్ ను వ్రాయవచ్చు మరియు తరువాత D2 పై ఇంటిగ్రల్ గా అదే ఇంటిగ్రాండ్ అదే ఇంటిగ్రల్ ఈ ప్రాంతం మాత్రమే మారిపోయింది కాబట్టి ఇది D1 పైన మరియు ఇది D2 పైన కాబట్టి ఇది ఈ ఏక ఇంటిగ్రల్ యొక్క సాధారణ లక్షణము కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ కోసం మనకు సుమారుగా ఒకే లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు మూల్యాంకనానికి వద్దాం కాబట్టి మూల్యాంకనం కోసం మనము మొదట ఒక సాధారణ దృష్టాంతాన్ని పరిశీలిస్తాము ఉదాహరణకు ఈ fxyనిరంతరాయంగా లేదా నిర్వచించబడి ఆ సందర్భంలో బౌండరీ లుగా ఉంటే కూడా ఈ దీర్ఘ చతురస్రం ప్రాంతంలో ఈ ఇంటిగ్రల్ ఉనికి ఉంటుంది కాబట్టి దీర్ఘ చతురస్రం ప్రాంతానికి మనము పరిమితం చేశాము కాబట్టి x అనేది a నుండి b కి మారుతుంది మరియు y అనేది c నుండి d వరకు మారుతుంది కాబట్టి ఈ దీర్ఘ చతురస్రం ప్రాంతం ఈ చిత్రంలో కూడా ఇవ్వబడింది ఈ దీర్ఘ చతురస్రం రీజియన్ x కి a నుండి b వరకు ఉంటుంది మరియు y అక్షంలో ఇది c నుండి d వరకు మారుతుంది కాబట్టి మనకు ఈ స్థిరమైన సంఖ్యలు a నుండి b మరియు c నుండి d వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఇది చాలా సరళమైన సందర్భం ఇక్కడ ఇంత మంచి డొమైన్ పై ఈ ఇంటిగ్రల్ ను నిర్వచించగలిగాము ఎందుకంటే x కోసం మనము a నుండి b వరకు తీసుకుంటే లిమిట్లు స్పష్టంగా ఉన్నాయి మరియు y యొక్క దిశలో మనం c నుండి d వరకు తీసుకుంటాము మరియు లిమిట్లు కాన్స్టాంట్ గా ఉంటాయి అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండవు కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రల్ పైన ఇది అటువంటి దీర్ఘ చతురస్రం రీజియన్ పై dA నిర్వచించబడుతుంది కాబట్టి మొదట మనం x కి సంబంధించి ఇంటిగ్రల్ ను లెక్కిస్తాము ఉదాహరణకు మనము మొదట y కి సంబంధించి చేయగలము ఈ సందర్భంలో పట్టింపు లేదు కాబట్టి మొదట దీనిని చర్చిద్దాం కాబట్టి మనము ఈ ఇంటిగ్రల్ ∬DfxydA ను తీసుకుంటాము ఈ dx పై ఈ y ని కాన్స్టాంట్ గా పరిగణిస్తుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఇక్కడ a నుండి b కి తీసుకుంటుంది ఎందుకంటే x అనేది a నుండి b కి మారుతుంది మనము ఈ ఇంటిగ్రల్ ను a కి తీసుకున్నాము ఇప్పుడు ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం ఈ x పై a నుండి b వరకుఇంటిగ్రల్ చేసాము కాబట్టి y అలాగే ఉంటుంది కాబట్టి ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది మరియు తరువాత మనం చేయవచ్చు ఇది పదేపదే ఇంటిగ్రల్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం y కి సంబంధించి ఇంటిగ్రేషన్ చేయవచ్చు కాబట్టి y అనేది c నుండి d వరకు మారుతుంది మరియు ఇక్కడ ఇంటిగ్రల్ లిమిట్ల నుండి ఎందుకంటే ఈ రీజియన్ చక్కగా a నుండి b మరియు c నుండి d వరకు y దిశలో నిర్వచించబడింది మనము మొదట yకి సంబంధించి ఇంటిగ్రల్ ను కూడా లెక్కించవచ్చు కాబట్టి ఈ dy ఆపై y అనేది c నుండి d వరకు మారుతుంది లేదా దీనిని మనం Φ లాగా పిలుస్తాము కాబట్టి ఇది ఇంటిగ్రేషన్ తర్వాత x యొక్క ఫంక్షన్ అవుతుంది ఆపై ఇది ఒక వేరియబుల్ యొక్క ఫంక్షన్ మరియు మనం ఇప్పుడు x పైఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి x అనేది a నుండి b వరకు మారుతుంది ∬DfxydAabfxydxabcdfxydy కాబట్టి ఈ సందర్భంలో మనం మొదట x కి సంబంధించి మరియు తరువాత y కి సంబంధించి లేదా మొదట y కి సంబంధించి మరియు తరువాత అలాంటి డొమైన్ కోసం x కు సంబంధించి లెక్కించాలా అనే దానితో సంబంధం లేదు మరియు ఇక్కడ లిమిట్ లను పొందడం కూడా చాలా సులభం కానీ ఇది ఎల్లప్పుడూ అలా ఉండదు ఎందుకంటే మనకు ఇంత మంచి డొమైన్ లేదు కాబట్టి దీర్ఘ చతురస్రం కాని రీజియన్లకు మళ్ళీ మనము కొన్ని సాధారణ స్థితులను పరిశీలిస్తాము మరియు తరువాత మనం మరింత సాధారణ స్థితులకు వస్తాము కాబట్టి ఇక్కడ ఉదాహరణకు డొమైన్ ఈ రకమైనది కాబట్టి ఇది ఇక్కడ డొమైన్ ఫంక్షన్ యొక్క మన డొమైన్ మన ఫంక్షన్ ఈ డొమైన్ను నిర్వచించింది తదనుగుణంగా మనకు అక్కడ ఫంక్షన్ విలువలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ డొమైన్ కోసం మరియు ఈ డొమైన్ ఈ v1చేత లిమిట్ చేయబడింది ఇక్కడ మనకు ఇప్పుడు v1 ఫంక్షన్ ఉంది ఇది x పై ఆధారపడి ఉంటుంది x మారుతున్న కొద్దీ మనకు ఇక్కడ వక్ర రేఖ ఉంటుంది అదే విషయం x కి సంబంధించి మనకు మరొక v2x ఉంది కాబట్టి ఇక్కడ బౌండరీ కూడా మారుతుంది yదిశలో మనకు ఈ కాన్స్టాంట్ ఉంది కాబట్టి xనుండి e వద్ద a కు సమానం ఈ x అనేదిb కి సమానం ఇది కట్ కానీ ఇక్కడ ఈ yదిశలో మనకు v1 మరియు వాటి v2 ఫంక్షన్లు ఉన్నాయి ∬DfxydAabv1v2fxydydx కాబట్టి అటువంటి డొమైన్ల కోసం ఈ డొమైన్ D పై ఇంటిగ్రల్ ను లెక్కించడం కష్టం కాదు మొదట ఈ f సహజంగా ఈ డొమైన్లో నిర్వచించడం మరియు బౌండరీ లుగా లేదా నిరంతరాయంగా లేదా నిరంతరాయంగా ఉంటుందని అనుకుంటాము ఈ v1మరియు v2 అవి కంటిన్యూయస్ ఫంక్షన్స్ కాబట్టి మనకు ఈ డొమైన్ ఉంది ఇది ఈ చిత్రంలో చిత్రీకరించబడింది ఆపై ఈ ∬DfxydAయొక్క డబుల్ ఇంటిగ్రల్ మనము ఇప్పుడు తీసుకుంటాము కాబట్టి మనం ఇప్పుడు ఈ సీక్వెన్సింగ్ ను అనుసరించాలి కాబట్టి మొదట మనం yకి సంబంధించి ఇంటిగ్రల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు yకి సంబంధించి మనము ఈ లిమిట్ ని పొందడం కోసం ఇది అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం కాబట్టి yకి సంబంధించి yకి సమాంతరంగా ఒక గీతను గీయండి ఆపై ఇక్కడ ఈ రేఖ ఈ v1x వద్ద ప్రవేశించి v2వద్ద బయటకు వెళ్తుందని మనం చూస్తాము ఇవి ఇప్పుడు y దిశలో ఉన్న లిమిట్ లు మరియు తరువాత అవి ఇక్కడి నుండి వెళ్ళే x ఒక a కు సమానం మరియు ప్రతిచోటా x వరకు b కి సమానం కాబట్టి ఇది మొదటి ఇంటిగ్రల్ ఇది yపైన తీసుకుంటాము yదిశ కోసం మనకు ఈ v2x కు v1x లిమిట్ లు ఉన్నాయి కాబట్టి y దిశలో v1x నుండి v2xఉన్నాయి మొదట ఈ ఇంటిగ్రల్ ను కలిగి ఉండటం వలన ఇది మళ్ళీ ఒకే ఇంటిగ్రల్ గా ఉంటుంది ఎందుకంటే ఈ x ఇక్కడ తాకడం లేదు మనము y తో ఇంటిగ్రేట్ చేస్తున్నాము ఆపై ఈ లిమిట్ లను v1x నుండి v2x వరకు తీసుకుంటారు ఆపై మనము ఈ ఇంటిగ్రల్ తో పూర్తి చేసిన తర్వాత మనము x తో ఇంటిగ్రల్ చేస్తాము కాబట్టి x కోసం ఇప్పుడు లిమిట్ లు a నుండి b వరకు ఉన్నాయి కాబట్టి x లిమిట్ లు ఇక్కడ a నుండి b వరకు కాన్స్టాంట్ గా ఉంటాయి కాని ఇంటర్ ఇంటిగ్రల్ y కోసం లిమిట్ లు x పై ఆధారపడి ఉంటాయి కాబట్టి v1x నుండి v2xవరకు అటువంటి డొమైన్ కోసం సహజంగానే మనము సీక్వెన్సింగ్ ను అనుసరిస్తాము ఎందుకంటే మనం మొదట x కి సంబంధించి ఇంటిగ్రల్ చేసే ఇతర మార్గంలో వెళితే అప్పుడు ఒక సమస్య ఉంటుంది ఎందుకంటే ఈ మొత్తం ఇంటిగ్రల్ కి ఇంత మంచి ప్రాతినిధ్యం మనకు లేదు కాబట్టి లేదా ఇక్కడ మొత్తం డొమైన్ ఈ సందర్భంలో y మనకు ఇక్కడ మంచి లిమిట్ లు v1x నుండి v2x వరకు ఉన్నాయి ఆ పై x కొరకు మనకు a నుండి b వరకు స్థిరమైన లిమిట్లు ఉన్నాయి కాబట్టి అది ఈ సీక్వెన్స్ మనం అటువంటి డొమైన్ కోసం అనుసరించాలి మరియు ఈ చిత్రంలో ఇచ్చిన డొమైన్ మనకు ఉదాహరణకు ఉంటే ఇక్కడ ఈ y పై ఆధారపడి ఉండే వక్ర రేఖ ఉంటుంది మనకు ఈ v2y కి v1y ఉంది మరియు తరువాత y లో మనం c నుండి d వరకు ఇక్కడకు వెళ్తున్నాము ఇది మరొక మార్గం తర్వాత అంతకు ముందు మరియు ఈ సందర్భంలో కూడా మనకు ఈ fxy ఉంది మరియు D లో బౌండ్ చేయబడింది మరియు v1 మరియు v2 కంటిన్యూయస్ గా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ fxy యొక్క ఇంటిగ్రల్ అటువంటి డొమైన్ మీద ఇప్పుడు మనం x తో మొదట ఇంటిగ్రల్ చేస్తాము ఈ సందర్భంలో మనం ఇప్పుడు చర్చిస్తాము ఇప్పుడు x తో మొదట తీసుకుంటాము కాబట్టి ఇక్కడ మనం ఈ v1y నుండి v2yకి వెళ్లే లిమిట్ మరియు ఇప్పుడు అలాంటి రేఖలు ఈ c నుండి మారుతూ ఉంటాయి అవి c నుండి d వరకు వెళ్తాయి తద్వారా x మరియు y లకు లిమిట్ లను సులభంగా ఉంచవచ్చు మరియు ఈ సందర్భంలో ఇక్కడ నేను చెప్పిన మొదటి ఇంటిగ్రల్ ఇప్పుడు x కి సంబంధించి లెక్కిస్తాము కాబట్టి x కొరకు మనకు v1y నుండి v2y మనకు v1y మరియు v2y ఉన్నాయి మరియు ఒకసారి మనము ఈ ఇంటిగ్రల్ ను కలిగి ఉన్నాము ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనము y తో ఇంటిగ్రల్ చేస్తాము మరియు y లిమిట్ లు c నుండి d వరకు ఉంటాయి మళ్ళీ ఈ సందర్భంలో మనం ఇప్పుడు ఏది సౌకర్యవంతంగా ఉందో చూడాలి మనకు మొదట x తో ఇంటిగ్రల్ ను పొందాలి ఎందుకంటే ఈ లిమిట్ లను పొందడం ఇప్పుడు చాలా సులభం మరియు కొంతకాలం మనం c నుండి d వరకు లిమిట్ లను పెడతాము ఈ సందర్భంలో కూడా మనం ఇంటిగ్రల్ లను సులభంగా అంచనా వేయగలమని చూశాము ఎందుకంటే మనకు ఈ లిమిట్ లు ఉన్న తర్వాత మనం ఒకే ఇంటిగ్రల్ కి తిరిగి వెళ్తున్నాము వీటిని ఎలా అంచనా వేయాలో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉదాహరణకి వెళ్దాం మనకు ఈ మొదటి ఉదాహరణ∬RxyxydA మరియు ఇక్కడ విలువ ఏమిటో మనం లెక్కిస్తాము మరియు ఈ రీజియన్ R అనేది yx లైన్ మరియు yx2 వక్రరేఖతో బౌండరీ లుగా ఉంటుంది మనకు ఇక్కడ ఈ లైన్ ఉంది మరియు పారాబొలా yx2 కాబట్టి నా ఉద్దేశ్యం మనం గీస్తే ఇది మనం సంకలన ప్రాంతాన్ని గీయవలసిన మొదటి దశ మరియు కొన్నిసార్లు అది కష్టమైన భాగం కాబట్టి ఇక్కడ మనకు yx లైన్ ఈ yx లైన్ మరియు తరువాత మనకు yx2 ఈ పారాబొలా ఉన్నాయి మనము ఇక్కడ పరిష్కరిస్తే అవి కలుస్తాయి ఎందుకంటే yx మరియు yx2 కాబట్టి మనం ఉంచిన yx కాబట్టి ఇక్కడ మనకు x ఉంది మరియు అనేది 0 కి సమానం కాబట్టి x అనేది 0 కి సమానం మరియు x అవి ఖండించుకొనే ఈ రెండు పాయింట్ల వద్ద x అనేది 1 కి సమానం అవుతుంది కాబట్టి x అనేది 0 కి సమానం అయినప్పుడు మనకు సహజంగా y కూడా 0 ఉంటుంది కాబట్టి ఇది ఖండింపబడే బిందువు x విలువ 1 కి సమానంగా ఉన్నప్పుడు y కూడా 1 అవుతుంది కాబట్టి ఇది మరొక పాయింట్ కాబట్టి ఇది సంకలన వైశాల్యము అని మనము పిలుస్తాము ఈ రీజియన్ లేదా సంకలన ప్రాంతం పై మనము ఇప్పుడు ∬RxyxydAనుఇంటిగ్రేట్ చేస్తాము కాబట్టి ఇప్పుడు దీనిని కలిగి ఉండటం వలన మనం మొదట y తో ఇంటిగ్రల్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి y తో ఇంటిగ్రల్ ను తీసుకునేటప్పుడు మనము y కి సంబంధించి తీసుకుంటాము మనము ఇక్కడ y కు సమాంతరంగా ఒక గీతను గీస్తాము y అనేది y అక్షానికి సమానం అవుతుంది కాబట్టి ఇది రేఖ ఇది x2 వద్ద ఇక్కడ ప్రవేశిస్తుందని మీరు చూస్తారు మరియు ఇది డొమైన్ను ఈ yx వద్ద వదిలివేస్తుంది డొమైన్లో ప్రతిచోటా ఇది నిజంగా ఉంటుంది మీరు ఈ రేఖను y అక్షానికి సమాంతరంగా గీస్తే అది yx2 ద్వారా ప్రవేశిస్తుంది మరియు ఇది డొమైన్ను yx రేఖ వద్ద వదిలి వెళ్తుంది కాబట్టి అటువంటి రేఖలు x నుండి 0 వరకు సమానంగా ఉంటాయి x అనేది 1 కు సమానం అవుతుంది మొదట మనం y కోసం లిమిట్ ని ఇక్కడ ఉంచుతాము ఎందుకంటే మనం మొదట x కోసం y తో మొదట ఇంటిగ్రల్ చేయబోతున్నాము కాబట్టి ఇక్కడ y యొక్క లిమిట్ x2అవుతుంది ఎందుకంటే ఈ సమయంలో అది డొమైన్లోకి ప్రవేశించినప్పుడు అది x2 గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈ y అనేది x2 కు సమానం ఆ పై మనము డొమైన్ను విడిచిపెట్టినప్పుడు ఇది y అనేది x కి సమానం అవుతుంది కాబట్టి మనకు yఅనేది x కి సమానం అవుతుంది ఇక్కడ మనకు ఇంటిగ్రల్ x01yx2xxyxydydx లిమిట్ లు ఉన్నాయి ఒకసారి మనము దీనిని ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు మనం x తో ఇంటిగ్రేట్ చేయాలి మరియు ఎందుకంటే మనం ఇక్కడ గీసిన ఈ లైన్ లు x లిమిట్ లతో స్పష్టంగా ఉన్నాయి అవి x నుండి 0 కి సమానంగా ఉంటాయి x అనేది 1 కి సమానం ఆ పై మనము మొత్తం డొమైన్ను మార్చుకుంటున్నాము ఇక్కడ x నుండి 0 కి x అనేది 1 కు సమానం ఇవి x కి లిమిట్ లు కాబట్టి x అనేది 0 నుండి x కి సమానం 1 కి సమానం లేదా మనం ఏమి చేయగలమో మనం లిమిట్ లను ఇతర మార్గాల్లో కూడా తీసుకోవచ్చు x తో మొదట పరిగణనలోకి తీసుకుంటే మనం ఏమి చేయాలి ఈ x అక్షానికి సమాంతరంగా ఒక గీతను గీయండి మరియు ఈ రేఖ ఇక్కడ yx వద్ద ప్రవేశిస్తుంది మరియు ఈ డొమైన్ను ఈ ప్రాంతాన్ని yx2 వద్ద ఈ పారాబొలా వద్ద విడిచిపెడుతూ ఉంటుంది మనము x కోసం లిమిట్ ని ఇక్కడ ప్రవేశించేటప్పుడు పెడుతున్నాము ఇక్కడ x అనేది y కి సమానం అది ప్రవేశించే బిందువు కాబట్టి x అనేది y కి సమానం అంటే అది లిమిట్ మరియు అది వదిలివెళ్తుంది కాబట్టి ఇక్కడ ఈ y నుండి x స్క్వేర్ కి సమానం మనం y తీసుకోవచ్చు x అనేది y కి సమానం మనము ఇక్కడ xy వద్ద డొమైన్ను వదిలివెళ్తున్నాము ఇవి ఇప్పుడు x కి లిమిట్లు ఇప్పుడు అలాంటి రేఖలు ఈ y నుండి మారుతూ ఉంటాయి y అనేది 0 కు సమానం y ఇప్పుడు 1 కు సమానం కాబట్టి అది y కి లిమిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ y లిమిట్ల కోసం మనకు y 0 నుండి 1 వరకు ఉంటుంది లేదా ఈ x లిమిట్ కి మనకు y నుండి y ఉంటుంది కాబట్టి ఈ సందర్భాలలో మనకు మొదట y కి సంబంధించి తరువాత x కు సంబంధించి లేదా ఇతర మార్గంలో తీసుకునే అవకాశం ఉంది y01xyyxyxydxdy కాబట్టి మొదటి దాన్ని తీసుకొని ఆపై ఈ ఇంటిగ్రల్ ను లెక్కించండి మనము మొదటిదాన్ని తీసుకుంటాము ఆపై దీనిని తీసుకుంటే మనం ఇప్పుడు ఇంటిగ్రల్ చేస్తాము కాబట్టి అంతర్గత ఇంటిగ్రల్ యొక్క ఈ ఇంటిగ్రల్ తరువాత మనము దీనిని పొందుతాము మనము ఈ విధంగా చేస్తున్నాము లోపలి భాగంలో ఈ ఇంటిగ్రల్ మనకు ఇక్కడ 0 నుండి 1 వరకు ఈ ఇంటిగ్రల్ కలిగి ఉంది ఆపై x2yxy2 ను dy తో మరియు తరువాత dx ఉంది x01yx2xx2yxy2 dydx కాబట్టి ఇది 0 నుండి 1 వరకు ఉంది మరియు ఇది ఇప్పుడు y తో ఇంటిగ్రేట్ చేస్తాము కాబట్టి మనకు x2y22xy33 ఉంటుంది అది ఇంటిగ్రల్ మరియు తరువాత మనము x2నుండి x వరకు లిమిట్ ని ఉంచుతాము కాబట్టి x2 నుండి x వరకు ఆపై మనకు బాహ్య ఇంటిగ్రల్ dx ఉంటుంది కాబట్టి ఇది x ను అక్కడ ఉంచే 0 నుండి 1 వరకు ఉంటుంది కాబట్టి మనకు x42x43ఉంటుంది ఎందుకంటే y ప్రతిక్షేపం ఈ x అనేది y కు ప్రతిక్షేపం అప్పుడు 3 మరియు తరువాత ఈ x కోసం మైనస్ మనకు ఇక్కడ x2 ఉంది కాబట్టి మీరు x2 ప్రతిక్షేపం చేస్తే మనకు x62 ఉంటుంది మరియు మనము కూడా ఇక్కడ x73ను పొందుతాము ఇప్పుడు ఇది 5x46 ఇది ఇక్కడ x62 అనే పదము మనకు ఇక్కడ మరియు x73ఉంది మనకు ఈ పదము ఉంది ఇది మొదటి ఇంటిగ్రేషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది ఒకే ఇంటిగ్రల్ కాబట్టి x కి సంబంధించి మనం దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయవచ్చు మరియు మనము ఈ సంఖ్యను పొందుతాము ఎందుకంటే ఇక్కడ నుండి మనకు x55రద్దు అవుతుంది మనకు 16వస్తుంది ఇక్కడ మనకు x77లభిస్తుంది కాబట్టి మనము ఇక్కడ లిమిట్ ని ఉంచినప్పుడు ఈ x అనేది 1 కి సమానం మాత్రమే దోహదం చేస్తుంది ఎందుకంటే x 0 వద్ద ఇది 0 అవుతుంది కాబట్టి ఇక్కడ x77 7 × 2 14 మరియు ఆ x7 లిమిట్ ని ఉంచినప్పుడు 1 అవుతుంది ఇక్కడ కూడా మనకు x88ఉంది ఇది 8×324 మరియు అక్కడ అదే ఉన్నది ఇది మనము దీన్ని సరళీకృతం చేయగల విలువ ఇది 3 ద్వారా 56 గా ఉంటుంది ఈ y ను ఇంటిగ్రల్ గా మొదట y తో తీసుకొని x తో మనం ఇతర మార్గాల్లో కూడా చేయగలం ఇక్కడ మరో ఉదాహరణ ఈ రీజియన్ పై ఈ Re2x3ydxdy ని ఇప్పుడు అంచనా వేయాలనుకుంటున్నాము R అనేది x అక్షంతో బౌండరీ లుగా ఉన్న రీజియన్ కాబట్టి x అనేది 0 కి సమానం అంటే y అక్షం y అనేది 0 కి సమానం x అక్షం కలిగి ఆపై xy1 అనే లైన్ ఉంటుంది మొదటి దశ ఎల్లప్పుడూ డొమైన్ యొక్క స్కెచింగ్ అయి ఉండాలి మీరు డొమైన్లను ఉంచినట్లయితే మనకు x అక్షం ఉంటుంది మనకు y అక్షం ఉంటుంది మరియు మనకు ఇక్కడ xy1 అనే రేఖ ఉంటుంది కాబట్టి ఇది త్రికోణ డొమైన్ మరియు x యొక్క దిశలో మనం మొదట తీసుకుంటామా లేదా y యొక్క దిశలో మొదట తీసుకుంటామా అనే లిమిట్ లను అంచనా వేయడం మళ్ళీ చాలా సులభం మనం మొదట y దిశను తీసుకుంటున్నామని అనుకుందాం కాబట్టి ఇప్పుడు y అక్షానికి సమాంతరంగా గీతను గీయండి ఆపై ఈ లైన్ y వద్ద ప్రవేశించేది 0 కి సమానమని మరియు ఇది y వద్ద డొమైన్ను వదిలివేస్తుంది ఇక్కడ నుండి మనకు y అనేది 1 x కు సమానం అవుతుంది లిమిట్ లు y అవుతుంది 0 నుండి y కు 1 x కి సమానం ఆపై x లిమిట్ లు 0 నుండి 1 వరకు ఉంటాయి x అనేది 0 నుండి 1 వరకు మరియు తరువాత dx అవుతుంది కాబట్టి ఇది ఇంటిగ్రల్ గణన యొక్క ఒక మార్గం కానీ ఈ డొమైన్లో మళ్ళీ x తో మొదట ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనం పొందగలిగే అదే లిమిట్ లు కాబట్టి x తో మొదట ఇంటిగ్రేట్ చేయడానికి మనకు x కి లిమిట్ లు ఉంటాయి మనం ఈ x ఆక్సిస్ కి సమాంతరంగా ఒక గీతను గీస్తాము మరియు ఇక్కడ ప్రవేశించే x అనేది 0 కి సమానం మరియు ఇక్కడ ఈ రేఖ వద్ద వదిలివెళ్తుంది ఇక్కడ x యొక్క విలువ ఇప్పుడు 1 y అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి x అనేది 1 y అవుతుంది ఆపై మనం y తో ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి y అనేది 0 నుండి 1 వరకు వెళుతుంది కాబట్టి y అనేది 0 నుండి 1 వరకు ఉంటుంది ఆ పై మనం మొదటి ఇంటిగ్రల్ ను లేదా రెండవదాన్ని గణించడానికి తీసుకోవచ్చు కాబట్టి మొదటిదాన్ని తీసుకుందాం దీన్ని ఇక్కడ 0 నుండి 1 x వరకు తీసుకుంటే ఈ x అనేది 0 నుండి 1 వరకు వెళుతుంది మనము ఈ లోపలి భాగాన్ని y తో ఇంటిగ్రేట్ చేస్తాము కాబట్టి మనకు ఇక్కడ e2x3y ఉంటుంది అది మన ఇంటిగ్రల్ మనము y తో ఇంటిగ్రేట్ చేస్తున్నాము అంటే ఈ ఇంటిగ్రల్ తరువాత ఈ 1 x dy లోపలి భాగంలో ఉంటుంది మనము ఇక్కడకు వస్తాము e2xఈ y కి సంబంధించి కాన్స్టాంట్ గా ఉంటుంది మరియు e3y విలువ e33 అవుతుంది మరియు తరువాత ఈ లిమిట్ 0 నుండి 1 x వరకు ఉంటుంది మనము ఊర్ధ్వ లిమిట్ ని ఇక్కడ ఉంచినప్పుడు మనకు ఇక్కడ e3 3x 1 లభిస్తుంది మరియు e2x ఇక్కడ ఉంటుంది 1301e2xe3 3x 1dx కాబట్టి ఇది లోపలి మొదటి ఇంటిగ్రల్ ఇప్పుడు మనం దీనిని ఇంటిగ్రేట్ చేయవచ్చు ఎందుకంటే ఏక సాధారణ ఇంటిగ్రల్ కాబట్టి మనము 13 3e22e312 చేస్తాము మనకు దీర్ఘ చతురస్రం త్రిభుజాకారం వంటి సాధారణ డొమైన్ ఉన్నప్పుడు లేదా లైన్ మరియు పారాబొలాతో బౌండరీ లుగా ఉండటం మనం చూసినప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఈ సందర్భాలలో మొదట x కి సంబంధించి మరియు తరువాత y కి సంబంధించి లేదా మొదట y కి సంబంధించి ఆపై x కి సంబంధించి లిమిట్ లను కనుగొనడం రెండు విధాలుగా లిమిట్ లను పొందడం చాలా సులభం మరియు ఇది ఒక ఇంటిగ్రల్ ను పునరావృతం చేయడం ద్వారా ఇంటిగ్రల్ ను అంచనా వేయవచ్చు కాబట్టి ముగింపులో మనం డబుల్ ఇంటిగ్రల్ కోసం నిర్వచనాన్ని చూశాము మరియు ఇది ఘన పరిమాణంను సూచిస్తుంది లేదా ఈ ఫంక్షన్ 1 అని చెప్పినట్లయితే n→∞j1nfxjyjΔAj∬DfxydA ఇది ఘన పరిమాణంను సూచిస్తుంది లేదా రీజియన్ fxy1అయితే ఇది డొమైన్ Dయొక్క ప్రాంతాన్ని కూడా సూచిస్తుంది సాధారణంగా గడిచిన కష్టతరమైనది బహుళ ఇంటిగ్రల్ లను అంచనా వేయడం ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్ లను కనుగొనడం కానీ ఈ రోజు మనం పరిగణించిన సందర్భాలలో సరళమైన రేఖాగణితం ఉంది మరియు మనము సులభంగా లిమిట్ ల ఇంటిగ్రల్ ను కనుగొనవచ్చు మరియు ఈ ఇంటిగ్రల్ యొక్క ప్రాంతం యొక్క రేఖా చిత్రం ముఖ్యం ఎందుకంటే ప్రాంతాన్ని రేఖా చిత్రం వేయకుండా డొమైన్ యొక్క లిమిట్ ల ఆలోచనను పొందలేము కాబట్టి ఇవి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించిన రెఫెరెన్సులు మరియు చాలా ధన్యవాదాలు